ఇప్పటి వరకు మనం సరళ బీజగణిత గణాంకాలు మరియు ఆప్టిమైజేషన్ పరంగా డేటా సైన్స్ అర్థం చేసుకోవడానికి అవసరమైన ప్రాథమికాలను చూశాము మనం ఈ ఉపన్యాసాల సరళిని డేటా సైన్స్ యొక్క పరిచయం డేటా సైన్స్ లో ఉపయోగించే వివిధ పద్ధతులను వివరించడం తో ప్రారంభించి చివరకు డేటా సైన్స్ వాడకానికి ఒక ఆచరణాత్మక పారిశ్రామిక ఉదాహరణతో ముగిస్తాము మనం పద్ధతులను పరిచయం చేస్తున్నప్పుడు డేటా సైన్స్ సమస్య లో పద్ధతి ఎలా ఉపయోగించబడుతుందో వివరించడానికి చిన్న ఉదాహరణలను కూడా ఉపయోగిస్తాము ఈ కోర్సు ముగింపులో పాల్గొనేవారికి ప్రాక్టీస్ చేయడానికి కేస్ స్టడీ కూడా ఉంటుంది కాబట్టి డేటా సైన్స్ పరిచయంపై ఇది మొదటి ఉపన్యాసం మనం పద్ధతుల లోకి ప్రవేశించే ముందు డేటా సైన్స్ గురించి తెలుసుకోటానికి కొన్ని ఆసక్తికరమైన మార్గాలను పరిచయం చేయాలనుకుంటున్నాను మరియు విస్తృత సందర్భంలో ఈ పద్ధతులు ఏమి చేస్తున్నాయో మరియు డేటా సైన్స్ సమస్యల గురించి ఎలా ఆలోచించాలో అర్థం చేసుకోవాలి డేటా సైన్స్ సమస్యలను పరిష్కరించడానికి ఈ పద్ధతులను వేర్వేరు పద్ధతులుగా బోధించవచ్చు ఏది ఏమయినప్పటికీ నిజమైన సమస్యల కోసం ఈ పద్ధతులను ఎలా ఉపయోగించాలో నేర్చుకోవడంలో క్లిష్టమైన విషయం ఏమిటంటే దీనిని మేము సమస్య సూత్రీకరణ అని పిలుస్తాము ఈ కోర్సు లో మనం ఏమి చేస్తాము అంటే పాల్గొనేవారిని డేటా సైన్స్ సమస్య పరిష్కార ఫ్రేమ్వర్క్కు పరిచయం చేయడం దానిపై చాలా చిన్న ఉపన్యాసం సాధారణ డేటా సైన్స్ సమస్యల గురించి ఒకరు ఎలా ఆలోచించాలి మరియు మీకు తెలిసిన బాగా నిర్వచించబడని సమస్యను మీరు ఎలా మారుస్తారు అనేదాని గురించి మీకు తెలియజేయడానికి ఈ కోర్సులో మీరు నేర్చుకునే పద్ధతులను ఉపయోగించడం తెలుసుకుంటారు డేటా సైన్స్ కోసం ఏదైనా పాఠ్యాంశాలను లేదా డేటా సైన్స్ గురించి మాట్లాడే ఏ వెబ్సైట్ను లేదా డేటా సైన్స్ గురించి మాట్లాడే అనేక పుస్తకాలను చూసినప్పుడు ప్రజలు సాధారణంగా చూసే ఈ పద్ధతులతో ప్రారంభిస్తాను ఈ కోర్సులో మీరు చూసే పద్ధతుల పరంగా నేను కొన్ని కలర్ కోడింగ్ చేసాను ఆకుపచ్చ రంగులో ఈ కోర్సులో బోధించని ఇతర పద్ధతులు కూడా ఉన్నాయి కానీ అవి మరింత ఆధునిక కోర్సులో ఒక భాగం అవుతాయి కాబట్టి రిగ్రెషన్ అనాలిసిస్ K nearest neighbour K means clustering లాజిస్టిక్స్ రిగ్రెషన్ ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్ వంటి పద్ధతులు ఉన్నాయి ఇవన్నీ మీరు ఈ కోర్సులో చూస్తారు అప్పుడు ప్రజలు ప్రిడిక్టివ్ మోడలింగ్ గురించి మాట్లాడుతారు దాని కింద మీరు నేర్చుకోగల Lasso Elastic net వంటి పద్ధతులు ఉన్నాయి ఇంకా Linear discriminant analysis Support Vector Machines Decision trees మరియు random forests వంటి పద్ధతులు కూడా ఉన్నాయి Quadratic discriminant analysis Naive Bayes classifier Hierarchical clustering మరియు deep networks లాంటి మరెన్నో కాబట్టి డేటా సైన్స్ యొక్క సాధారణ ఆలోచనను పొందడానికి పైన చెప్పిన ఈ పద్ధతులన్నీ డేటా సైన్స్ సమస్యలను పరిష్కరిస్తాయా అని అడగాలని ఎవరికైనా అనిపిస్తుంది ఏ రకమైన సమస్యలు నిజంగా పరిష్కరించబడుతున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారు మరియు అప్పుడు పరిష్కరించబడుతున్న సమస్యల రకాలను అర్థం చేసుకున్న తర్వాత తదుపరి తార్కిక ప్రశ్న ఏమిటంటే మీరు ప్రయత్నిస్తున్న సమస్యల రకానికి మీకు ఇన్నిపద్ధతులు అవసరమా పరిష్కరించడానికి అని ఇవి సాధారణ ప్రశ్నలే ఎవరికైనా సమాధానం ఇవ్వడానికి ఆసక్తికరంగా ఉంటుంది నేను చేయబోయేది ఏమిటంటే పరిష్కరించబడుతున్న సమస్యల గురించి నా అభిప్రాయాన్ని మీకు ఇవ్వబోతున్నాను మరియు ఈ రకమైన సమస్యలను పరిష్కరించడానికి చాలా పద్ధతులు ఎందుకు ఉన్నాయి అని ఇంజనీర్లకు ఇది డేటా సైన్స్ పై మొదటి కోర్సు కాబట్టి ఇంజనీర్లకు ఎక్కువ ఆసక్తినిచ్చే ప్రధాన సమస్యలను మనం కవర్ చేయబోతున్నాము ఇతర వర్గాల సమస్యలు లేవని లేదా అవి ఆసక్తికరంగా లేవని కాదు మనం ఈ కోర్సు యొక్క ఉపన్యాస అంశాలను చూసేటప్పుడు ఈ దృక్కోణాన్ని నేపథ్యంలో ఉంచుదాం ఇది కాకుండా డేటా సైన్స్సమస్యలకు గణాంకాలు కూడా ఉపయోగపడతాయని అనుకోవచ్చు గణాంకాలు కూడా సూత్రీకరణ పరంగా మరియు మెషీన్ లెర్నింగ్ పద్ధతుల లక్షణాలను వర్నికరించడం లో డేటా సైన్స్ పద్ధతుల లో పొందుపరచబడ్డాయి కాబట్టి నా మనస్సులో ప్రాథమికంగా డేటా సైన్స్ లో పరిష్కరించడానికి 2 తరగతుల సమస్యలు ఉన్నాయని చెప్తాను నేను వీటిని వర్గీకరణ సమస్యలు మరియు ఫంక్షన్ ఉజ్జాయింపు సమస్యలు అని పిలవబోతున్నాను వర్గీకరణ సమస్యలు ఏవి సంబంధం కలిగి ఉన్నాయో చూద్దాం ఇవి మీకు సాధారణంగా లేబుల్ ఉన్న డేటా కి సమస్యలు మరియు నేను మీకు లేబుల్ అంటే ఏమిటిమీకు కొత్త డేటా వచ్చినప్పుడు ఆ డేటా కి లేబుల్ ని కేటాయించడం వంటి వాటి గురించి వివరిస్తాను ఈ రకమైన సమస్య యొక్క విలక్షణ ఉదాహరణను బైనరీ వర్గీకరణ సమస్య అని పిలుస్తారు ఇది చాలా అప్లికేషన్లలో ఉపయోగించబడుతుంది ఉదాహరణకు నేను 2 అప్లికేషన్లను ఎత్తి చూపుతాను ఈ రకమైన సమస్యలో మీకు ఉన్నది డేటా x అని పిలుస్తాము ఈ డేటాకు చాలా గుణాలు ఉండవచ్చు x1 x2 నుండి Xn వరకు అనుకుంటే ఇది సరళ బీజగణితంలో మనం చూసిన విషయం బైనరీ వర్గీకరణ సమస్యలలో మీ వద్ద ఉన్నది ఏంటంటేమీకు కేటాయించిన డేటా సమూహం ఉంది దానికి c1 అని ఒక లేబుల్ కేటాయించాం మరియు నేను c అనే పదాన్ని ఎందుకు ఉపయోగిస్తాను అని వివరిస్తాను c ఈ డేటా ఏ తరగతికి చెందినదో సూచిస్తుంది మరియు అదే లక్షణాలతో ఉన్న మరొక డేటా సమూహంను c2 గా లేబుల్ చేయవచ్చు కాబట్టి ఇప్పుడు డేటా సైన్స్ సమస్య ఈ క్రింది విధంగా ఉంటుంది నేను మీకు క్రొత్త డేటా పాయింట్ x1 x2 నుండి xn వరకు ఇస్తే ఈ పాయింట్ క్లాస్ 1 లేదా క్లాస్ 2 నుండి వచ్చే అవకాశం ఉందని అల్గోరిథం వర్గీకరించి చెప్పగలగాలి ఇక్కడ వర్గీకరణ సమస్య ఏమిటంటే ఈ డేటా కు లేబుల్ కేటాయించటం అది కూడా ఈ డేటా క్లాస్ 1 లేదా క్లాస్ 2 నుంచి వచ్చే అవకాశం ఉంది మీరు ఇది క్లాస్ 1 నుండి 0 9 గా మరియు క్లాస్ 2 నుండి 0 1 గా వచ్చే అవకాశాన్ని కేటాయిస్తే ఈ డేటా పాయింట్ క్లాస్ 1 కి చెందినదని ఎవరైనా తీర్పు ఇస్తారు ఇప్పుడు నిజమైన సమస్యలో ఇది ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం నేను మీకు 2 ఉదాహరణలు ఇస్తాను ఒక ఉదాహరణ ప్రజలు ఈ రోజుల్లో అన్ని సమయాల్లో మాట్లాడే విషయం దీనిని మోసం గుర్తింపు అని పిలుస్తారు ఉదాహరణకు మోసం గుర్తించే ఒక ప్రత్యేక కేసును తీసుకుందాం మన క్రెడిట్ కార్డును ఉపయోగించినప్పుడల్లా మనం ఏదో కొంటాము మరియు క్రెడిట్ కార్డు వసూలు చేయబడుతుంది ప్రతి లావాదేవీ కి కొన్ని లక్షణాలు ఉంటాయి అని అనుకుందాం ఎలాంటి వంటే మీరు లావాదేవీ చేసిన రోజు సమయం లావాదేవీల ద్వారా కొనుగోలు చేయబడిన ఉత్పత్తి ఏ ప్రాంతం నుండి ఈ లావాదేవీని చేశారు వంటివన్నీ ఇలాంటివన్నీ నమోదు చేస్తారు కాబట్టి మీరు ఇలాంటి అనేక లక్షణాల గురించి ఆలోచించవచ్చు అవన్నీ ప్రతి లావాదేవీని వివరించే గుణాలు అవి అనుకుందాం చాలా మంది వ్యక్తులు ఉన్నారని వారు లావాదేవీలు చేస్తున్నారని అనుకుందాం మరియు మీకు లావాదేవీలు ఇలా ఉన్నాయి వీటిలో మీరు కనుగొన్నారు ఇవి వాస్తవానికి మోసపూరిత లావాదేవీలు ఈ లావాదేవీలు చట్టబద్ధమైనవి కావు లేదా క్రెడిట్ కార్డ్ స్వంతం అయిన వ్యక్తి చేత చేయబడలేదు మరియు ఇవి చట్టబద్ధమైన లావాదేవీలు అని కాబట్టి ఇది సరైనది కాదని మీరు భావించే ప్రతి లావాదేవీని అన్వేషించడం ఆధారంగా మీరు లేబుల్ చేసే విషయం మరియు వాస్తవానికి ఆ లావాదేవీ చట్టబద్ధం కాదని మీరు కనుగొన్నప్పుడు మీరు దానిని చట్టవిరుద్ధమైన లావాదేవీ అయిన బుట్టలో ఉంచండి ఇప్పుడు మీరు డేటా సైన్స్ అల్గోరిథం ఉపయోగిస్తే బైనరీ వర్గీకరణ అల్గోరిథం ఈ లావాదేవీ సరైనది లేదా మోసపూరితమైనది అని తేలికగా లెక్కించగలిగే ఈ లక్షణాల ఆధారంగా లేదా సులభంగా పర్యవేక్షించదగిన లేదా కొలవగల లక్షణాల ఆధారంగా ఇవ్వగలదు అప్పుడు క్రొత్త లావాదేవీ జరిగినప్పుడల్లా మీరు దీన్ని ఈ వర్గీకరణ ద్వారా అమలు చేసి ఆపై ఈ లావాదేవీ మోసపూరితంగా ఉండటానికి అవకాశం ఉంది అని కనుగొనవచ్చు మరియు లావాదేవీలో మోసపూరితంగా ఉండటానికి చాలా ఎక్కువ అవకాశం ఉన్న సందర్భాల్లో ఆ సంస్థ ఆ వ్యక్తిని పిలిచి మీ క్రెడిట్ కార్డు ఫలానా చోట ఫలానా సమయంలో ఫలానా వస్తువు ని కొనడానికి ఉపయోగించబడింది అని మేము చూసాము మీరు నిజంగా ఈ లావాదేవీని చేశారా అని చెప్పవచ్చు మీరు రిమోట్ ప్రదేశానికి విహారయాత్రకు వెళ్లినట్లయితే మీరు ఈ లావాదేవీని చేస్తే నేను సెలవులో ఈ ప్రదేశానికి వచ్చానని వారికి చెప్తారు అలా కాకపోతే లావాదేవీ మోసపూరితమైనదని మీరు కనుగొని చెల్లింపును ఆపుతారు కాబట్టి నిజ జీవితంలో బైనరీ వర్గీకరణ సమస్య ఎలా ఉపయోగపడుతుందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ ఇప్పుడు మనం ఈ డేటా గురించి మాట్లాడినప్పుడు మరియు బైనరీ వర్గీకరణ సమస్య గురించి మాట్లాడినప్పుడు కేవలం 2 తరగతుల x1 మరియు x2 గురించి మాట్లాడాము కాని వాస్తవానికి బహుళ తరగతులు ఉన్నసమస్యలు ఉండవచ్చు ఒక మంచి ఇంజనీరింగ్ ఉదాహరణ తప్పు నిర్ధారణ లేదా వైఫల్యాల అంచనా తప్పు చేయవచ్చు మీకు నిర్దిష్ట పరికరాలు అయిన ఒక pump లేదా ఒక్క compressor లేదా distillation column ఉన్నాయనుకుందాం పరికరాలు ఏవైనా వాటి యొక్క పనితీరు అనేక లక్షణాల ద్వారా వర్నిక రించబడుతుంది అనుకుందాం ఇది ఎంత శక్తిని ఆకర్షిస్తుంది ఎంత పనితీరు ఇస్తుంది కంపనం ఉందా శబ్దం ఉందా ఉష్ణోగ్రత ఏమిటి మొదలైనవి కాబట్టి ఇప్పుడు మీరు ఇంజనీరింగ్ డేటా x ను కలిగి ఉండవచ్చు అది ఏమి చెబుతుందంటే పంపు గురించి పంపు యొక్క పనితీరు గురించి ఇలా చాలా లక్షణాలు x1 నుండి xn వరకు మీరు లెగసీ డేటా లేదా చారిత్రక డేటాను కలిగి ఉంటే అక్కడ మీరు సంవత్సరాలు మరియు సంవత్సరాలుగా పంపులను నిర్వహిస్తున్నారు మరియు ఈ వేరియబుల్స్ ఈ బ్లాక్లో విలువలను తీసుకుంటే పంపుతో ప్రతిదీ బాగానే ఉంటుందని మీకు తెలుసు కాబట్టి నేను సాధారణం కోసం n వ్రాస్తాను ఆపై మీరు డేటా బ్లాక్ కలిగి ఉండవచ్చు మరియు పంపులో ఒక నిర్దిష్ట రకం లోపం ఉన్నప్పుడల్లా ఆ డేటా రికార్డ్ చేయబడిన డేటా అయి ఉండవచ్చు దానిని నేను లోపం f1 అంటాను అప్పుడు మీరు డేటా యొక్క మరొక బ్లాక్ ను కలిగి ఉండవచ్చు అవి లోపం f2 ఉన్నప్పుడు చూడవచ్చు కాబట్టి మనం కేవలం 2 లోపాలు f1 మరియు f2 లకు పరిమితమవుదాం 2 వైఫల్య మోడ్లు మాత్రమే సాధ్యమని అనుకుందాం ఇప్పుడు మీరు పంపును ఆపరేట్ చేయడం మొదలుపెట్టారు ఆపై ఏదో ఒక సమయంలో మీరు ఈ డేటాను పొందుతారు ఆపై మీరు ఈ క్రింది ప్రశ్న అడగండి ఈ డేటా ఆధారంగా పంప్ సాధారణంగా పనిచేస్తుందా లేదా వైఫల్యం మోడ్ 1 ఉండే అవకాశం ఉందా అని చెప్పడం సాధ్యమవుతుంది పంపు యొక్క ప్రస్తుత పరిస్థితి అదా లేదా వైఫల్యం మోడ్ 2 అనేది సమస్య యొక్క ప్రస్తుత పరిస్థితి కాబట్టి ఈ సందర్భంలో n f1 మరియు f2 అనే 3 తరగతులు ఉన్నాయని మీరు చూస్తారు కాబట్టి దీనిని బహుళ తరగతి సమస్య అంటారు కాబట్టి మళ్ళీ క్రొత్త డేటా వచ్చినప్పుడు మనం దీనిని సాధారణ f1 లేదా f2 గా లేబుల్ చేయాలనుకుంటున్నాము అది సాధారణమైతే మీరు ఏమీ చేయరు ఇది f1 అయితే అది చాలా తీవ్రంగా ఉంటే మీరు పంపుని ఆపి ఆపై x చేయండి ఇది చాలా తీవ్రంగా లేకపోతే ఈ పంప్ ఏదో ఒక సమయంలో నిర్వహణ కోసం రాబోతోందని మరియు ప్లాంట్ యొక్క తదుపరి మూసివేత లో ఈ పంపును నిర్వహించాల్సిన అవసరం ఉందని మీరు నిర్వహణ చూసేవాళ్ళకుకు తెలియజేయండి కాబట్టి ఇంజనీరింగ్ విషయాలలో వర్గీకరణ సమస్యలు ఇలా చాలా ముఖ్యమైనవి మనం ఉపన్యాసాల శ్రేణిని చూసేటప్పుడు బైనరీ వర్గీకరణ మరియు బహుళ తరగతి వర్గీకరణ రెండింటి ఉదాహరణలను పరిశీలిస్తాము కాబట్టి మొత్తంగా డేటా సైన్స్ పట్ల మనకు ఆసక్తి ఉన్న ఒక రకమైన సమస్య వర్గీకరణ మరియు ఇక్కడ ఈ 2 చిత్రాలు వర్గీకరణ సమస్యలను చూసినప్పుడు మనం ఎదుర్కోబోయే వివిధ రకాల సవాళ్లను చూపుతాయి కాబట్టి సరళ సమీకరణం మనం వర్గీకరించడానికి ఒక నిర్ణయ విధిగా ఉండే సమస్యలను సరళ వర్గీకరణ సమస్యలు అంటారు లేదా మనం ఈ సమస్యలను సరళ వర్గీకరణ లేదా సరళ వర్గీకరణ అని పిలుస్తాము ఇక్కడ మనం 2 కోణాలలో చూపిస్తాము కాబట్టి బైనరీ వర్గీకరణ సమస్య ఇవన్నీ క్లాస్ 1 గా ఉండొచ్చు మరియు ఇవన్నీ క్లాస్ 2 కావచ్చు మరియు ఈ డేటా పాయింట్లను వర్గీకరించడానికి ఒక లైన్ లేదా ఒక ప్లేన్ లేదా ఒక హైపర్ ప్లేన్ ఉపయోగించవచ్చు ఇప్పుడు మరింత క్లిష్ట సమస్యలు ఏమిటంటే హైపర్ ప్లేన్ లేదా ఒక లైన్ మనకు వర్గీకరించడానికి సరిపోకపోవచ్చు నాన్ లీనియర్ అయిన వర్గీకరణ సమస్యకు ఉదాహరణ ఇక్కడ ఉంది ఈ డేటా మరియు ఈ డేటా క్లాస్ 1 కి చెందినదని మరియు ఈ డేటా క్లాస్ 2 కి చెందినదని అనుకుందాం అయితే మీరు ఒక గీతను గీయడానికి ప్రయత్నిస్తే చాలా కష్టం ఈ సందర్భంలో దాదాపు అసాధ్యం ఈ 2 తరగతులను కేవలం ఈ 2 D చిత్రంలోని ఒక గీత తో వర్గీకరించడం అయితే మీ నిర్ణయ సరిహద్దు లేదా లావర్గీకరించడానికి ఉపయోగించబోయే ఫంక్షన్ ఈ రూపంలో ఉండవచ్చు కాబట్టి దీనికి మరియు దీనికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మీరు చూస్తున్నారు ఇది సరళమైనది ఇది సరళమైనది కానిది అప్పుడు హాఫ్ space పరంగా మనం నేర్చుకున్న భావనలను సులభంగా విస్తరించవచ్చు ఈ రకమైన సమస్యలకు వర్గీకరణ చేయడానికి నాన్ లీనియర్ నిర్ణయం సరిహద్దులు ఉపయోగించి కాబట్టి పాయింట్లు ఈ వైపు ఉంటే అది 1 తరగతి మరియు పాయింట్లు మరొక వైపు ఉంటే అది మరొక తరగతి అని మీరు చెబుతారు నాన్ లీనియర్ డెసిషన్ హద్దులకు సమానమైన లీనియర్ సందర్భాలకు ఆలోచనలను నిర్వచించడంలో జాగ్రత్త వహించాలి మరియు మీరు లీనియర్ నుండి నాన్ లీనియర్ వైపుకు వెళ్ళే నిమిషం లో రాగల ఇతర ప్రశ్నల ఉంటాయి మరియు ఈ ప్రశ్నలు నిజంగా ఏ రకమైన నాన్ లీనియర్ ఫంక్షన్ ఉపయోగించాలి అనేదానికి సంబంధించినవి మనం సరళవర్గీకరణల గురించి మాట్లాడేటప్పుడు సరళ ఫంక్షనల్ రూపం పరిష్కరించబడింది ఇది చాలా సులభం ఇది కోర్సు యొక్క పారామితులను మీరు అంచనా వేయవలసిన ఒక క్రియాత్మక రూపం మాత్రమే కానీ మీరు ఏ ఫంక్షనల్ రూపాన్ని ఉపయోగించబోతున్నారనే దాని గురించి మనం నిజంగా ఆలోచించాల్సిన అవసరం లేదు అయితే ఇది నాన్ లీనియర్ సమస్య అయితే మనం ఉపయోగించాల్సిన ఒక నిర్దిష్ట రకం డెసిషన్ ఫంక్షన్ను మనం నిజంగా ఎన్నుకోవాలి మీరు ఈ డెసిషన్ ఫంక్షన్ని ఎలా ఎంచుకుంటారు మీరు నాన్ లీనియర్ డొమైన్కు వెళ్ళిన నిమిషం అనంతమైన సంఖ్య ఉన్న ఫంక్షన్ రూపాలు ఉంటాయి వాటిలో నీకు పనికి వచ్చే దాన్ని ఎలా ఎన్నుకుంటారు అనేది ఒక ఆసక్తికరమైన మరియు ముఖ్యమైన ప్రశ్న ఎవరైనా సమాధానం చెప్పడానికి కాబట్టి వర్గీకరణ సమస్యలకు సంబంధించినంత వరకు అది ఇప్పుడు డేటా సైన్స్ లో ఎవరైనా న పరిష్కరించే ఇతర రకమైన సమస్యకు వెళ్దాం దీనిని నేను ఫంక్షన్ ఉజ్జాయింపు సమస్యగా పిలుస్తాను మళ్ళీ నేను ఇక్కడ 2 డైమెన్షనల్ ప్రదేశంలో ఫంక్షన్ ఉజ్జాయింపు సమస్యలను చూపిస్తున్నాను కాబట్టి నేను అవుట్ పుట్ మరియు ఇన్ పుట్ కలిగి ఉండవచ్చు మళ్ళీ ఒక సాధారణ సందర్భంలో మనకు చాలా ఇన్ పుట్లు మరియు చాలా అవుట్ పుట్లు ఉంటాయి దీనినే ఇక్కడ ఒకే ఇన్ పుట్ మరియు ఒకే అవుట్ పుట్ అని పిలుస్తారు అయితే మీరు చాలా లక్షణాలను కలిగి ఉండవచ్చు మరియు అవుట్పుట్ అనేక లక్షణాల ఫంక్షన్ ఇది ఫంక్షన్ ఉజ్జాయింపు సమస్య లేదా మీరు చాలా లక్షణాల ఉన్న ఫంక్షన్ అయిన అనేక అవుట్పుట్ లను కూడా కలిగి ఉండవచ్చు ఇది కూడా సాధ్యమే ఫంక్షన్ ఉజ్జాయింపు ఈ ఫంక్షన్లను ఎన్డింగ్ చేసే పని మరియు మనం ఒక ఫంక్షన్ వ్రాసేటప్పుడు ఈ ఫంక్షన్ సాధారణంగా పారామితి ద్వారా పారామీటర్ చేయబడుతుంది ఉదాహరణకు మీరు ఒక అవుట్ పుట్ తీసుకుంటే ఇది f1 x1 x2 xn అని అనుకుంటే ఇవి లక్షణ విలువలు మరియు సాధారణంగా మీరు ఆ ఫంక్షన్ కోసం ఉపయోగించాల్సిన పారామితుల సమితి కూడా ఉంటుంది కాబట్టి అది p1 p2 కావచ్చు మరియు pr అని అనుకోవచ్చు నేను ఫంక్షన్ ఉజ్జాయింపు సమస్య గురించి మాట్లాడినప్పుడు మనం పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్న సమస్య క్రిందిది ఈ అవుట్పుట్ల యొక్క అనేక నమూనాలను మరియు ఈ ఫలితాలకు దారితీసిన సంబంధిత లక్షణాలను తెలిపి చాలా నమూనాలను ఇచ్చారు ఇది మనం మాట్లాడబోయే డేటా ఒకసారి నేను ఈ డేటాను పెద్ద మొత్తంలో కలిగి ఉంటే నేను ఈ ఫంక్షన్ రూపాన్ని ఎలా కనుగొంటాను మరియు ఒకసారి నేను ఒక ఫంక్షనల్ రూపాన్ని ఎంచుకుంటే ఫంక్షనల్లో ఉన్న పారామితులను కూడా ఎలా గుర్తించగలను ఒక సరళమైన ఉదాహరణ ఏంటంటే అది సరళ ఫంక్షనల్ రూపం అయితే నేను y a₀ x b0 అని అనుకుంటాను ఈ సందర్భంలో ఫంక్షనల్ రూపం సరళంగా ఉంటుంది మరియు పారామితులు a0 మరియు b0 ఇది వర్గ ఫంక్షనల్ రూపం అని మీరు అనుకుంటే అప్పుడు మీరు a₀ x2 a₁ x a₂ చేయవచ్చు కాబట్టి ఈ సందర్భంలో ఫంక్షనల్ రూపం వర్గ మరియు ఇప్పుడు 3 పారామితులు a₀ a₁ మరియు a2 ఉన్నాయి కాబట్టి మీరు ఈ ఫంక్షన్ ఉజ్జాయింపు చేసినప్పుడు మీరు ఫంక్షన్ మరియు పారామితులు రెండింటినీ గుర్తించవలసి ఉంటుంది మరియు వర్గీకరణ సమస్యలలో మీరు రావాలనుకుంటే సరళ సందర్భంలో ఒక లైన్ లేదా హైపర్ ప్లేన్తో అయితే ఈ పాయింట్లు చాలా దూరంలో ఉన్న ఒక లైన్ లేదా హైపర్ ప్లేన్తో అనుకోండి ఫంక్షన్ ఉజ్జాయింపు సందర్భంలో మీరు ఏమి చేయాలనుకుంటున్నారో మీరు ఈ లైన్ లు లేదా హైపర్ ప్లేన్ను కనుగొనాలనుకుంటున్నారు ఈ పాయింట్లు దాని చుట్టూ సమూహంగా ఉంటాయి మరియు ఇది ఒక సరళ సమస్య ఇది మనం ఈ కోర్సులో లీనియర్ రిగ్రెషన్ గా చూడబోతున్నాం ఇప్పుడు పై చిత్రానికి సమానమైన ప్రో సమస్య యొక్క అదే నాన్ లీనియర్ వెర్షన్ ఇక్కడ చూపబడింది ఇక్కడ మీరు సరళంగా లేని ఉపరితలం లేదా వక్రరేఖ ఈ పాయింట్ల గుండా వెళ్లేలా ఉండాలనుకుంటున్నారు ఈ పాయింట్లు ఆ వక్రరేఖ చుట్టూ సమూహంగా ఉంటాయి కాబట్టి సారాంశంలో డేటా సైన్స్ ఉపయోగించి ఇంజనీరింగ్ దృక్కోణం నుండి మనం ప్రధానంగా పరిష్కరించే రెండు రకాల సమస్యలు మాత్రమే ఉన్నాయి ఇవి వర్గీకరణ సమస్యలు మరియు ఫంక్షన్ ఉజ్జాయింపు సమస్యలు కాబట్టి మనం నిజంగా పరిష్కరిస్తున్న రెండు రకాల సమస్యలు ఉంటే ఈ రకమైన సమస్యలను పరిష్కరించడానికి చాలా పద్ధతులు ఎందుకు ఉన్నాయని ఒకరు అడగవచ్చు మరియు ఒక ప్రామాణిక ప్రశ్న ఏంటంటే ఎవరైనా డేటా సైన్స్ చేసినప్పుడు ఒక నిర్దిష్ట పద్ధతి ఇంకొక దానికంటే ఉత్తమమైనదా అని ఒక టెక్నిక్ యొక్క ప్రతిపాదకుడు ఇది ఒక గొప్ప టెక్నిక్ అని చెబుతారు ఇతర టెక్నిక్ యొక్క ప్రతిపాదకుడు అది ఒక గొప్ప టెక్నిక్ అని చెబుతారు మరియు ఈ చర్చ కొనసాగుతూనే ఉంటుందని మీకు తెలుసు కాబట్టి మనకు చాలా టెక్నిక్లు ఎందుకు ఉన్నాయో నేను కొంచెం భిన్నమైన అభిప్రాయాన్ని ఇవ్వబోతున్నాను మరియు మీరు ఏ రకమైన టెక్నిక్ మంచిదో అనే ప్రశ్నను ఏదో ఒక కోణంలో పరిష్కరించగలరని మీకు తెలుసు కాబట్టి దీన్ని చేయడానికి మనం ఒక ఆలోచన ప్రయోగం చేద్దాం స్లైడ్లో చూపిన టేబుల్పై మన దగ్గర చాలా వస్తువులు ఉన్నాయి అప్పుడు టేబుల్లో ఎన్ని వస్తువులు ఉన్నాయని నేను మిమ్మల్ని అడిగితే మీరు కెమెరా ఉందని ఒక కప్పు రెండు మొబైల్ ఫోన్ల ఒక గడియారం పెన్ బాటిల్ మొదలైనవి ఉన్నాయని త్వరగా చెబుతారు కాబట్టి ప్రాథమికంగా మనం లెక్కించటానికి లేదా చూడటానికి ఏమైనా చూడవచ్చు తరువాత లెక్కించి ఇవి టేబుల్ లోని వస్తువులు అని చెప్పవచ్చు కాబట్టి ఏదో ఒక కోణంలో మనం చూడటానికి ఉన్నవన్నీ లెక్కించవచ్చు ఈ సమయంలో మీరు టేబుల్ మీద ఉన్నదంతా చెబుతున్నారు అప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్నను అడిగాను నిజంగా పట్టికలో ఉన్నదంతా ఇదేనా అని దీన్ని చాలా వాచ్యంగా తీసుకోకూడదు కాని ప్రశ్నకు సమాధానమివ్వడానికి తిరిగి వెళ్ళినప్పుడు నేను ఉపయోగించాలనుకునే ముఖ్య ఆలోచనను ఇది వివరిస్తుంది డేటా సైన్స్ కోసం చాలా పద్ధతులు ఎందుకు ఉన్నాయి కొనసాగిస్తూ నేను నిన్నుఅక్కడ టేబుల్ మీద ఉన్నదంతా ఇదేనా అని అడుగుతాను అక్కడ ఆపై నేను మనం నిజంగా చూడలేని విషయాల గురించి ప్రశ్న అడిగితే టేబుల్ లో మనకు కంటితో కనిపించని లక్షలాది టీమింగ్ సూక్ష్మజీవులు ఉండవచ్చు కాబట్టి టేబుల్ లో ఉన్న ప్రతిదానిని లెక్కించమని నేను మిమ్మల్ని అడిగితే మీరు చూడగల వాటిని మాత్రమే లెక్కించగలరుమీరు చూడలేని వాటిని మీరు లెక్కించలరు నేను వివరించడానికి ప్రయత్నిస్తున్న దాని వెనుక ఉన్న తర్కాన్ని మీరు అర్థం చేసుకోవాలి నాలుగు వేర్వేరు రకాల సూక్ష్మజీవులు కూడా టేబుల్పై ఉండవచ్చని మీరు అనుమానిస్తున్నారని అనుకుందాం ఇప్పుడు మీరు దాన్ని చూడలేరు మీరు చేసేది మళ్ళీ ఆలోచన ప్రయోగం చేయడమే ఎవరైనా కొన్ని రసాయనాలతో వచ్చారని అనుకొని మీరు స్ప్రే చేస్తే ఈ సూక్ష్మజీవులను చూడటం ప్రారంభించవచ్చు 4 సూక్ష్మజీవులు ఉన్నాయని అనుకుందాం అక్కడ నాలుగు రసాయనాలు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ ఊహ ఏమిటంటే ఎవరైనా ఇలాంటి రసాయనంతో వచ్చినప్పుడు వారు దీనిని పరీక్షించారు వారు ఆ నిర్దిష్ట సూక్ష్మజీవుల కోసం చాలా సిద్ధాంతపరంగా పనిచేస్తుంది అని వాళ్లు పదేపదే వారు చూపించారు అది కాబట్టి మనం తిరిగి మిత్రపక్షంగా వెళ్లి ఈ రసాయనం ఈ సూక్ష్మజీవికి మంచిదా అని ప్రశ్నించలేము ఎందుకంటే అది సహేతుకంగా బాగా నిరూపించబడింది కాబట్టి ఈ 4 సూక్ష్మజీవులు ఉంటే మీరు ఏమి చేస్తారు టేబుల్ లో ఏమి ఉందో మీరు ఊ హించుకోవాలి టేబుల్ పై ఉన్నది సూక్ష్మజీవి ఒకటి అని మీరు ఊహించుకుంటే మీరు ఫ్లోరోసెంట్ రసాయనాన్ని ఎంచుకొని ఆపై పిచికారీ చేయాలి ఇప్పుడు మీరు ఫ్లోరోసెన్స్ చూస్తే అప్పుడు మీరు నిర్ధారణకు వస్తారు అవును నా ఊహ సరైనది ఇది టేబుల్ పై ఉన్న సూక్ష్మజీవి అని ఇప్పుడు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అది మనకు కాకపోతే రసాయనం చెడ్డది అని నిర్ధారణ కాదు ఎందుకంటే ఈ ప్రత్యేకమైన కేసు కోసం పని చేయగలదని నిరూపించబడింది మీరు చేసిన ఊహ సరైనది కాదని మీరు మాత్రమే అనుకుంటారు కాబట్టి మీరు తదుపరి అంచనా కు తిరిగి వెళ్ళాలి అది సూక్ష్మజీవి 2 టేబుల్ మీద ఉంది ఆపై మీరు ఫ్లోరోసెన్స్ కెమికల్ 2 ను చూస్తారు ఒకసారి మీరు ఈ సాధన చేసి మీరు రసాయన 2 మరియు 4 ను ఉపయోగించినప్పుడు అది ఒకటి ఫ్లోరోస్ అయ్యిందని మరియు 3 ఫ్లోరోస్అవ్వలేదని అనుకుంటే ఆ సాధన చివరిలో మీరు తిరిగి వెళ్లి టేబుల్పై కెమెరా సెల్ ఫోన్ మొదలైనవి ఉన్నాయని చెప్పవచ్చు మరియు సూక్ష్మజీవి 2 మరియు 4 ఇప్పుడు మీరు ఈ అంచనాధ్రువీకరణ చక్రం ఉపయోగించి దృశ్యమానంగా చూడలేని వాటిని చూడగలిగారు అని గమనించవచ్చు ఇది అర్థం చేసుకోవలసిన ముఖ్యమైన విషయం మరియు నేను దీనిని రాబోయే స్లైడ్లో టెక్నిక్స్ మరియు డేటా సైన్స్ తో కలపపోతున్నాను ఉదాహరణకు ప్రపంచం 2 D అయితే మనం చేయవలసిందల్లా కేవలం రెండు లక్షణాలతో మరియు రెండు లక్షణాలను చూడటం ద్వారా అది వర్గీకరణ సమస్య లేదా ఫంక్షన్ ఉజ్జాయింపు సమస్య అయినా నేను ఊహించగలను నేను వర్ణించదలిచినదాన్ని గీయగలను ఆపై సమస్య ను పూర్తి చేయగలను ఉదాహరణకు ఇక్కడ నేను చెప్పాను ఇది పంపిణీ లా ఉంది ఇది రెండు వేరియబుల్స్ లో సాధారణ పంపిణీ మొదలైన వాటి వలె కనిపిస్తుంది ఇది ఫంక్షన్ ఉజ్జాయింపు సమస్య అయితే మీరు నిజంగా ఒక లైన్ ఈ సమస్యను పరిష్కరించదు కాబట్టి నేను నాన్ లీనియర్ ఫంక్షన్ ను ఉపయోగించవచ్చు కాబట్టి ప్రపంచం 2 D డేటా విశ్లేషణలు ఇంకా ముఖ్యమైనవి ఎందుకంటే నేను వేరియబిలిటీని మరియు అన్నింటినీ వివరించాలి ఏది ఏమయినప్పటికీ మనకు రెండు కంటే ఎక్కువ వేరియబుల్స్ లేదా రెండు కంటే ఎక్కువ లక్షణాలను కలిగి ఉన్నంత క్లిష్టమైనది కాదు మరియు ప్రస్తుతం పరిస్థితి ఏమిటంటే ఒక సమస్య పరిష్కరించడానికి ప్రయత్నించే ప్రతి సమస్యకు ఈ డేటా వెల్లువలా ఉంది వాస్తవానికి కొలవ గల మరియు పర్యవేక్షించగల టన్నుల లక్షణాలుఉన్నాయి మరియు మనం పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్న సమస్యకు ఈ లక్షణాలలో ఎన్ని నిజంగా దోహదం చేయబోతున్నాయో లేదా ఈ లక్షణాలలో ఎన్ని నిజంగా ముఖ్యమైనవో మీరు చూడాలనుకుంటున్నారు మనం రెండు డైమెన్షన్ల నుండి బహుళ కొలతలు వరకు పెద్ద డేటాతో వెళ్తున్నాము అప్పుడు ప్రశ్న 3 D దాటి బహుళ కొలతలను చూడ లేనప్పుడు నేను డేటా ఎలా అమర్చబడి ఉందో ఎలా అర్థం చేసుకోగలను కాబట్టి నేను దీన్ని ఎలా చేయాలి అనేది నేను సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తున్న ప్రశ్న అధిక డైమెన్షనల్ డేటాను పరిశీలించడానికి డేటా ఎనలిటిక్ సాధనాలను సూక్ష్మదర్శినిగా నేను భావిస్తాను మీరు నిజంగా చూడలేని లేదా దృశ్యమానం చేయలేని 2 కంటే ఎక్కువ కొలతలలోని డేటా మరియు మనం దీన్ని క్రింది విధంగా చేయొచ్చు కాబట్టి మనకు డేటా ఉంది మరియు మనం దానిని మనం చూడలేము దానిని గియలేము ఎందుకంటే కొన్ని సందర్భాల్లో 1000 10000 లలో లక్షణాలు ఉన్నాయి కాబట్టి మీరు చేయవలసింది నేను మీకు చూపించిన సూక్ష్మజీవుల ఉదాహరణ లాంటిది మీరు డేటా గురించి కొన్ని అంచనాలు చేసుకోవాలి సమగ్రమైన అంచనాలతో ముందుకు రావడం చాలా కష్టం కాని సాధారణంగా చేసే కొన్ని అంచనాలను వివరిస్తాను డేటా వాస్తవానికి యాదృచ్ఛికం లేదా డేటా యాదృచ్ఛిక ప్రక్రియ నుండి ఉత్పత్తి అవుతుందని మీరు ఊహించవచ్చు మరియు మీరు గాస్సియన్ distribution వంటి distribution అంచనాలను చేయవచ్చు లేదా డేటా ఎలా నిర్వహించబడుతుందనే దాని గురించి మీరు ఊ హలు చేయవచ్చు వర్గీకరణ సమస్యను పరిష్కరించడానికి నేను సరళ వర్గీకరణను ఉపయోగించవచ్చని నేను భావిస్తున్నాను ఈ సందర్భంలో సమస్య లేదా డేటా నిర్మాణాత్మకంగా సరళంగా వేరు చేయగల విధంగా ఉందనే అంతర్లీన ఊహను మనం చేస్తున్నాము మరియు ఇంకా చాలా అంకాబట్టి మీరు ఈ అంచనాలను చేసే బహుళ డైమెన్షనల్ డేటా తో ప్రారంభించండి మరియు మీరు చేసేది ఈ క్రింది ఈ విధంగా ఉంటాయి మీరు అంచనాల ఆధారంగా ఒక పద్ధతి ని ఎంచుకుంటారు మరియు ఈ పద్ధతి అంచనాలు చేసిన సమస్యలను పరిష్కరించడానికి నిరూపించబడి ఉండాలి కాబట్టి మరో మాటలో చెప్పాలంటే సమస్య సరళంగా వర్గీకరించదగినది అని మీరు ఊహించినట్లయితే మీరు నిజంగా బాగా పని చేసే ఒక పద్ధతిని ఎంచుకోవాలనుకుంటున్నారు ఇది సిద్ధాంతపరంగా చాలా బాగా పనిచేస్తుందని చూపబడింది సరళంగా వేరు చేయగల సమస్యల కోసం కాబట్టి ఇది ఒక నిర్దిష్ట రకం జీవిని ఫ్లోరోస్ చేస్తుంది అని తేలిన రసాయనాన్ని ఎంచుకోవడానికి సమానం కాబట్టి మీరు సాంకేతికతను ఎన్నుకోండి ఆపై మీరు ఈ పద్ధతిని అమలు చేస్తారు మరియు సమాధానం అర్ధమైతే మరియు డేటా సైన్స్ దృక్కోణం నుండి గణితశాస్త్రంలో అర్ధవంతం అని మేము చెప్పినప్పుడు దాని అర్థం ఏమిటో మనం చూస్తాము అప్పుడు డేటా మనం చేసిన అంచనాలకు అనుగుణంగా అమర్చబడి అవకాశం ఉంది కాబట్టి మనం ఉపయోగిస్తున్న ముఖ్య పదాలను చూడటం చాలా ముఖ్యం క్రమమైన మరియు అంచనాలు ముఖ్యమైనవి మనం కొంత కొలమానాలను చేయవలసి ఉంటుంది వేర్వేరు వ్యక్తులు వేర్వేరు కొలమానాలను ఉపయోగిస్తారు మరియు ఆ కొలమానాలు సరి అయినవి అయినవా కాదా అని సంతృప్తి చెందాలి ఆత్మాశ్రయత వస్తుంది కానీ సమాధానాలు అర్ధవంతమైతే డేటా అంచనాలకు అనుగుణంగా క్రమీకరించబడే అవకాశం ఉందని మనం చెబుతాము సమాధానాలు అర్ధవంతం కాకపోతే సాధారణంగా ధోరణి అనేది పద్ధతిని నిందించడం ఇది నిజంగా పద్ధతి యొక్క సమస్య కాదు సమస్య మనం చేసిన అంచనాలు ఎందుకంటే ఈ డేటాను మనం బహుళ కోణాలలో చూడలేము కాబట్టి మీరు చేయవలసింది ఏమిటంటే మీరు అంచనాలను సవరించాలి మరియు మీరు డేటా సైంటిస్ట్ అయితే ఈ అంచనాలు నిజమైతే ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక పద్ధతిని తయారు చేయాలి ఇప్పుడు మునుపటి పునరావృతం ఆశాజనకమైనది మీరు నిజంగా కొన్ని అంచనాలను ఉపయోగిస్తున్నారు మరియు అంచనాలు ఉల్లంఘించబడ్డాయని చూశారు మరియు ఈ అంచనాలు ఈ సమస్యకు చెల్లుబాటు అయ్యేవి కావు మీరు ఆ ప్రయత్నంలో విఫలమైనప్పటికీ మీరు ఇంకా దాని నుండి ఏదో పొందారు ఇది అంచనాలను సవరించడంలో మీకు సహాయపడుతుంది కాబట్టి ఈ అంచనాల సవరణ ప్రక్రియ నుండి విఫలమైన ప్రయత్నాల నుండి మరింత జ్ఞానంతో చేయవచ్చు సమాధానాలు సంతృప్తికరంగా ఉన్నంత వరకు ఇప్పుడు మీరు ఈ ప్రక్రియను కొనసాగించండి మరియు మీరు కనిపించని వాటిని ఎలా చూస్తున్నారో ఈ ప్రక్రియలో గమనించండి కాబట్టి మీరు డేటాను n కొలతలలో చూడగలుగుతారు కాబట్టి ఉదాహరణకు మీరు వంద వేరియబుల్స్ వాటిని గీయడంని స్పష్టంగా చూడలేరు మరియు తరువాత అవి సరళంగా వేరు చేయబడుతున్నాయా లేదా అని చూడండి కానీ మీరు లీనియర్ వర్గీకరణను ఉపయోగిస్తే మరియు అది చాలా బాగా పనిచేస్తే హైపర్ ప్లేన్ ఈ డేటాను రెండు గ్రూపులుగా వేరు చేసే విధంగా డేటాను క్రమీకరించు అవకాశం ఉందని మీకు తెలుసు కాబట్టి టేబుల్ కేసుతో మనం చేసిన ఆలోచన ప్రయోగం వంటి వాటి ద్వారా కనిపించని వాటిని మీరు చూడటం ప్రారంభించారు ఇప్పుడు ఈ ప్రశ్న అర్ధమే చాలా ముఖ్యమైనది నేను కలిగి ఉన్న ఫలితాలు సరిపోతాయా లేదా అని నేను పరీక్షించానని ఎలా నిర్ధారిస్తాను ఈ డేటా విశ్లేషణాత్మక పద్ధతుల్లో పరీక్షించే డేటాను ఉపయోగించి ఇది జరుగుతుంది కాబట్టి మేము ఈ సాధన చేసేటప్పుడు పరీక్ష డేటా చాలా ముఖ్యం మరియు మేము వేర్వేరు పద్ధతులను బోధిస్తున్నప్పుడు ఇది ఎలా ముఖ్యమో మీరు చూస్తారు మరియు దీన్ని మరింత వివరంగా వివరిస్తాను ఇప్పుడు చివరికి నేను చెప్పాలనుకున్నది ఈ క్రిందివి ఇప్పుడు చాలా పద్ధతులు ఎందుకు ఉన్నాయో మనకు సమాధానం ఉంది మీరు చేయగలిగే అనేక రకాల అంచనాలు ఉన్నాయి మరియు ఈ అంచనాల ఆధారంగా మీరు బాగా పనిచేసే పద్ధతులతో ముందుకు రావచ్చు ఆ అంచనాలు నిజమైతే లేదా డేటా క్రమబద్ధీకరించబడితే అది కూడా అల్గోరిథం ఊహించిన విధంగా క్రమబద్ధీకరించబడిన దని అనుకోవచ్చు కాబట్టి చాలా అంచనాలు ఉన్నందున మీరు చేయగలిగే అనేక కలయికలు ఉన్నాయి సాంకేతికతలో ఉపయోగించే అంచనాల ప్రకారం డేటా నిర్వహించబడే సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేకించి చాలా సమ్మతి చేయబడిన మరియు అభివృద్ధి చేయబడిన అనేక పద్ధతులు ఉన్నాయి కాబట్టి మీకు చాలా పద్ధతులు ఉండటానికి కారణం అదే కాబట్టి ఒకరకంగా మీరు ఈ పద్ధతులన్నింటినీ చూసినప్పుడు ఈ పద్ధతులను ఒకదానితో ఒకటి గుడ్డిగా పోల్చడం అంత ముఖ్యమైనది లేదా ఆసక్తికరం కాదు విజ్ఞాన దృక్పథం నుండి నేర్చుకోవడం మరియు అర్థం చేసుకోవడం డేటా సైన్స్ దృక్పథం నుండి ప్రతి టెక్నిక్ను చూస్తే అది పరిష్కరించబడుతున్న సమస్య గురించి చేస్తుంది మరియు మీరు అంచనాలయొక్క మానసిక పటం కలిగి ఉంటే ఆ పద్ధతి ఒక సమస్యను పరిష్కరించడానికి ఉపయోగపడుతుంది అప్పుడు మీరు ఒక నిర్దిష్ట సాంకేతికతను లేదా ఒక నిర్దిష్ట సమస్యను పరిష్కరించడానికి ఒక నిర్దిష్ట పద్ధతిని ఉపయోగించగలిగే మంచి పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఇది గుర్తుంచుకోవడం ముఖ్యం కాబట్టి ఈ ఉపన్యాసంలో డేటా సైన్స్ పై మొదటి పరిచయ ఉపన్యాసం లో నేను మనం పరిష్కరించిన సమస్యలకు సంబంధించిన ప్రశ్నలను వివరించాలని కోరుకున్నాను మరియు సారాంశంలో మీరు డేటా సైన్స్ లో పరిష్కరించే చాలా సమస్యలను వర్గీకరణ సమస్యలు లేదా ఫంక్షన్ ఉజ్జాయింపు సమస్యలు గా వర్గీకరించవచ్చు ఈ ఉపన్యాసం నుండి ఇంటికి తీసుకెళ్ళిగలిగిన ఒక సందేశం మరియు మరొక సందేశం ఏమిటంటే ఈ డేటా సైన్స్ సమస్యలను పరిష్కరించడానికి అనేక పద్ధతులు ఉన్నాయి ఎందుకు చాలా పద్ధతులు ఉన్నాయో తెలుసుకోవాలనుకున్నాము ఈ పద్ధతులపై కొంచెం భిన్నమైన దృక్పథాన్ని నేను మీకు ఇచ్చాను అవి బహుళ కోణాలలో డేటాను చూడటానికి లేదా దృశ్యమానం చేయడానికి లేదా వర్గీకరించడానికి లేదా వివరించడానికి మనకు అనుమతిస్తాయి కాబట్టి మీరు డేటాను బహుళ కోణాలలో చూడటం ప్రారంభించండి లేకపోతే అది సాధ్యం కాదు తరువాతి ఉపన్యాసంలో మనం చేయబోయేది ఏమిటంటే ఈ ఆలోచనలలో కొన్నింటిని డేటా సైన్స్ సమస్యలను పరిష్కరించడానికి ఒక ఫ్రేమ్వర్క్ యొక్క భావనలోకి తీసుకురావడం మరియు డేటా సైన్స్ సమస్యలలో ఒక కార్యాచరణను ఉపయోగించి ఫ్రేమ్వర్క్ ను వివరిస్తాను ఇది చాలా సమస్యలలో ఉపయోగించబడుతుంది డేటా ఇంప్యుటేషన్ అని పిలువబడే అనేక డేటా సైన్స్ సమస్యలలో ఇది మొదటి దశ కాబట్టి డేటా సైన్స్ సమస్యలను పరిష్కరించడానికి నేను ఒక ఫ్రేమ్వర్క్ను వివరిస్తాను మరియు ఆ ఫ్రేమ్వర్క్ఏమిటో మరియు అది ఎలా పని చేస్తుందో వివరించడానికి ఈ డేటా ఇంప్యుటేషన్ ను ఉదాహరణగా ఉపయోగిస్తాను ఆ ప్రక్రియలో భాగంగా మీకు ఆసక్తి ఉన్న సమస్యను పరిష్కరించడానికి ఉత్తమమైన పద్ధతి న ఎన్నుకోగలిగేలా ఫ్రేమ్వర్క్లోని ఈ అంచనాధ్రువీకరణ చక్రాన్ని ఎలా ఉపయోగిస్తామో కూడా మనం చూస్తాము కాబట్టి డేటా సైన్స్ సమస్యలను పరిష్కరించడానికి ఒక ఫ్రేమ్వర్క్ను ఉపయోగించడంపై తదుపరి ఉపన్యాసంలో నేను మిమ్మల్ని మళ్ళీ చూస్తాను